ఇప్పటివరకు మనం DC సర్క్యూట్లని అధ్యయనం చేశాము తరువాత సింగిల్ ఫేజ్ AC సర్క్యూట్ల తో పాటు రెసోనెన్స్ మరియు గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం మరియు 3 ఫేజ్ సర్క్యూట్లను అధ్యయనం చేస్తాము ఇప్పుడు మనము మాగ్నెటిక్ సర్క్యూట్లను ప్రారంభిద్దాము మొదటి విషయం ఏమిటంటే మాగ్నెటిక్ సర్క్యూట్ విషయాలు చాలా సులభం అని కనుగొంటారు ఒకటి లేదా రెండు విషయాలు మాత్రమే అర్థం చేసుకోవాలి మరియు తరువాత విషయాలు తేలికగా కనిపిస్తాయి ముఖ్యంగా మాగ్నెటిక్ సర్క్యూట్లో కప్లింగ్ మ్యూచ్యువల్ కప్లింగ్ పరస్పర కలపడం ఉంటుంది కాబట్టి దానిని అర్థం చేసుకోవాలి మరియు విషయాలు చాలా సులభం అని కనుగొంటారు కాబట్టి వాస్తవానికి ఒక అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు మరియు ఈ ప్రాంతంలో అయస్కాంతం ఉత్పత్తి చేసే అయస్కాంత శక్తి యొక్క ప్రభావాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే విద్యుదయస్కాంత వ్యవస్థ అనేది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని అన్ని భ్రమణ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ యంత్రాల యొక్క ముఖ్యమైన అంశం మరియు ఎలక్ట్రో మెకానికల్ పరికరాలు మరియు ట్రాన్స్ఫార్మర్ వంటి స్టాటిక్ పరికరాల లో ముఖ్యమైన అంశం కాబట్టి అయస్కాంత క్షేత్రం వాస్తవానికి విద్యుత్ మరియు యాంత్రిక వ్యవస్థల మధ్య రెండు దిశలలోనూ శక్తిని మార్పిడి చేయడానికి అనుమతించే కప్లింగ్ మాధ్యమం కనుక దీనిని అయస్కాంత క్షేత్రం అని పిలుస్తారు కాబట్టి తదుపరిది విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు ఇప్పుడు ఇక్కడ H ని వాస్తవానికి అయస్కాంత క్షేత్ర తీవ్రత లేదా అయస్కాంత శక్తి అని పిలుస్తారు మరియు మొదట నేను మీకు వివరిస్తాను ఇది ఒక కండక్టర్ ఇది ఒక కండక్టర్ వృత్తాకార కండక్టర్ మరియు ఫ్లక్స్ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్లక్స్ లైన్ ఈ విషయాన్ని చూద్దాము కాగితం తీసుకోండి మరియు కరెంట్ ప్లేన్ లోకి లేదా కాగితంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది కరెంట్ యొక్క దిశ అయితే నా బొటనవేలు కరెంట్ దిశ అయితే ఫ్లక్స్ లైన్ ఈ మడిచి ఉన్న చేతి వేళ్ళ దిశ లో ఉంటుంది కాబట్టి ఇది కరెంట్ యొక్క దిశ ఈ కరెంట్ కాగితం లోకి ప్రవేశిస్తుంది అంటే ప్లేన్ లోకి ప్రవేశిస్తుంది అని అర్ధం మరియు ఈ దిశ ఇది ఫ్లక్స్ యొక్క దిశ కాబట్టి ఈ కరెంట్ ప్లేన్ లోకి ప్రవేశిస్తుంది లేదా పేపర్ నోట్ బుక్ లోకి అది ప్రవేశిస్తుందని పరిగణిస్తే ఇది ఫ్లక్స్ యొక్క దిశ అది సవ్య దిశ అవుతుంది అందుకే అందుకే ఈ ఫ్లక్స్ లైన్ సవ్యదిశలో ఉంది ఇది వాస్తవానికి కుడి చేతి నియమంరైట్ హ్యాండ్ రూల్ కాబట్టి ఒకటి లేదా రెండు కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి మరియు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైనా కొంత దూరం పరిగణిస్తారు దీనిని మాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ అని పిలుస్తారు కాబట్టి H వాస్తవానికి అయస్కాంత క్షేత్ర తీవ్రత లేదా కొన్నిసార్లు అయస్కాంత శక్తి అని పరిగణిస్తారు ఇది rదాని గురించి తర్వాత చూద్దాము ఇది వ్యాసార్థం కాబట్టి ఈ సందర్భంలో నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి H వాస్తవానికి ఇది ఏకరీతిగా ఉంటుంది ఈ అయస్కాంత క్షేత్రం కండక్టర్ చుట్టూ ఏకరీతిగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ బిందువుకు టాంజెన్షియల్ గా ఉంటుంది మరియు ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది కరెంట్ చుట్టూ ఉన్న ఫ్లక్స్ కాబట్టి ఒక పొడవైన కండక్టర్ లో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు నేను చెప్పిన దాన్ని ఇక్కడ వ్రాసాము ప్లేన్ లోకి కరెంట్ ప్రవహిస్తుంది దాని చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక అయస్కాంత క్షేత్రాన్ని స్థాపించడానికి కారణమవుతుంది ఒక ఫ్లక్స్ లైన్ అనేది కరెంట్ చుట్టూ మూసివేసిన మార్గం అయస్కాంత శక్తి దానికి ట్యాన్జెన్షియల్ గా ఉంటుంది ఇది రేఖ చుట్టూ ఉంటుంది ఇది H ఇది H H అనేది అయస్కాంత తీవ్రత లేదా అయస్కాంత శక్తి కాబట్టి ఫ్లక్స్ యొక్క దిశ నేను కుడి చేతి నియమాన్ని అనుసరిస్తుందని చెప్పాను నేను మీకు వివరిస్తాను నేను చెప్పినదంతా అదే విషయం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు H కాజేటివ్ కరెంటుగా నిర్వచించబడింది తరువాత వచ్చేది ఏమిటంటే కాజేటివ్ కరెంటు అంటే ఫ్లక్స్ లైన్ యొక్క యూనిట్ పొడవుకు కరెంట్ను కలుపుతారు ఇప్పుడు ఈ సందర్భంలో సమరూపత కారణంగా ప్రతి ఫ్లక్స్ లైన్ వెంట H ఏకరీతిగా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి చూస్తే ఈ ఫ్లక్స్ లైన్ను కేంద్రీకృత మరియు ఏకరీతి అంటారు కాబట్టి H వాస్తవానికి ప్రతి ఫ్లక్స్ వద్ద టాంజెన్షియల్ మరియు ఏకరీతిగా ఉంటుంది కాబట్టి దీనిని ఈ సందర్భంలో సమరూపత కారణంగా ప్రతి ఫ్లక్స్ లైన్స్ వెంట H ఏకరీతిగా ఉంటుంది వ్యాసార్థం r లోని ఏదైనా ఫ్లక్స్ రేఖకు H ఒక ఫ్లక్స్ లైన్ వెంట ట్యాన్జెన్షియల్ గా ఉంటుంది కాబట్టి H I 2 π r ఆంపియర్మీటర్ అంటే ఇది రేఖాచిత్రంలో r ఫ్లక్స్ లైన్ యొక్క వ్యాసార్థం ఇది ఫ్లక్స్ లైన్ యొక్క వ్యాసార్థం r ఇది ఫ్లక్స్ లైన్ యొక్క వ్యాసార్థం r మరియు ఇది ఏకరీతి ఇది వృత్తాకారం కాబట్టి ఇది చుట్టుకొలత 2 π r వాస్తవానికి పొడవు l 2 π r అందువల్ల H I 2 π r ఆంపియర్మీటర్ అవుతుంది ఇది ఆంపియర్ నియమం కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి వాస్తవానికి H I 2 π r ఆంపియర్మీటర్ అని పిలుస్తారు ఇది ఆంపియర్ యొక్క నియమం ఇప్పుడు ఫ్లక్స్ సాంద్రత B ఈ క్షేత్ర తీవ్రత ద్వారా స్థాపించబడింది ఇది మాధ్యమం యొక్క లక్షణం కాబట్టి గాలి లేదా ఏదైనా అయస్కాంతేతర మాధ్యమం కోసం అయస్కాంత ప్రవాహ సాంద్రత మరియు అయస్కాంత శక్తి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అంటే B ఫ్లక్స్ సాంద్రత అయితే ఇది టెస్లా లేదా వెబెర్ మీటర్ 2 అది యూనిట్ అవుతుంది మరియు H అయస్కాంత క్షేత్రం ఆంపియర్ మీటర్ లేదా ఆంపియర్ టర్న్స్ మీటర్ ఆ B H స్థిరంగా ఉంటుంది తరువాత చూద్దాం అప్పుడు దాని ఫ్లక్స్ సాంద్రత అయస్కాంత శక్తి నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఈ స్థిరాంకం 0 గా నిర్వచించబడింది కాబట్టి ఖాళీ స్థలం యొక్క పర్మియబిలిటీ లేదా మాగ్నెటిక్ స్పేస్ స్థిరాంకం దీనిని ఖాళీ స్థలం యొక్క పర్మియబిలిటీ లేదా మాగ్నెటిక్ స్పేస్ స్థిరాంకం అంటారు మరియు 0 4π10 7 వెబెర్ ఆంపియర్ మీటర్ లేదా ఇది హెన్రీ మీటర్ ఈ యూనిట్ లేదా ఈ యూనిట్ వెబెర్ ఆంపియర్ మీటర్ లేదా హెన్రీ మీటర్ కాబట్టి B 0 H B అనేది ఫ్లక్స్ సాంద్రత ఇది 0 H మరియు దాని యూనిట్ లు వెబెర్ మీటర్2 లేదా టెస్లా కాబట్టి ఖాళీ స్థలం కాకుండా అన్ని మాధ్యమాల కోసం వాస్తవానికి B 0r H కాబట్టి ఇక్కడ r అనేది రిలేటివ్ పర్మియబిలిటీ మరియు ఇది r పదార్థంలో ఫ్లక్స్ సాంద్రతశూన్యంలో ఫ్లక్స్ సాంద్రత గా నిర్వచించబడుతుంది కాబట్టి ఇది డైమెన్షన్ లు లేని పరిమాణం ఎందుకంటే లవం కూడా ఫ్లక్స్ సాంద్రత హారం కూడా ఫ్లక్స్ సాంద్రత కాబట్టి ఇది ప్రాథమికంగా డైమెన్షన్ లు లేని స్థిరాంకం కాబట్టి పదార్థంలో ఫ్లక్స్ సాంద్రత కాబట్టి శూన్యంలో ఫ్లక్స్ సాంద్రత కాబట్టి r విలువ అయస్కాంత పదార్థం యొక్క రకంతో మారుతుంది మరియు ఇది నేను మీకు చెప్పిన ఫ్లక్స్ సాంద్రత యొక్క నిష్పత్తి కనుక దీనికి యూనిట్ లేదు ఇది డైమెన్షన్ లేనిది అలాగే B H అని వ్రాయవచ్చు 0 కి బదులుగా ఏదైనా ప్రత్యేకమైన పదార్థంలో r H అని వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ0r దీనిని అబ్స్టాల్యూట్ పర్మియబిలిటీ అంటారు కాబట్టి0r మరియు ఏకరీతి ఫ్లక్స్ సాంద్రత కోసం ప్రాంతం గుండా వెళుతున్న ఫ్లక్స్ ∅ B A B అనేది ఫ్లక్స్ సాంద్రత వెబెర్ మీటర్2 A అంటే ప్రాంతం ఇది మీటర్2 అవుతుంది కాబట్టి ∅ B A ఇది వెబెర్ అవుతుంది కాబట్టి ఇది చాలా సులభం ఇవన్నీ B H 0r మరియు ∅ B A ఇప్పుడు మాగ్నెటిక్ సర్క్యూట్లని చూద్దాము ఇప్పుడు ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క టొరాయిడ్ రింగ్ను పరిశీలిద్దాం ఇక్కడ 1 కన్నా ఎక్కువ అది ఇనుము బహుశా కోబాల్ట్ మరియు నికెల్ మొదలైనవి కాబట్టి ఇది టొరాయిడ్ రింగ్గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఇది వృత్తాకార రింగ్ కాబట్టి ఏమి చేయాలి అంటే ఆ సగటు మార్గాన్ని పరిగణిస్తాము ఇది వాస్తవానికి సగటు ఫ్లక్స్ మార్గం సగటు దూరం గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ నుండి వ్యాసార్థం R మరియు ఇది కోర్ వృత్తాకార కోర్ కాబట్టి ఇది వ్యాసం d అది వ్యాసం d అయితే వైశాల్యం π 4 d2 అవుతుంది ఇది మీటర్ అయితే మీటర్2 అవుతుంది d మీటర్లో ఉంటే ఇది క్రాస్ సెక్షనల్ వైశాల్యం ఇది వృత్తాకారం ఇది సగటు ఫ్లక్స్ అంటే సగటు ఫ్లక్స్ మార్గం ఇప్పుడు నన్ను కొంచెం పైకి కదలనివ్వండి ఈ రేఖాచిత్రాన్ని గమనించండి ఈ కాయిల్ దీని మీద చుట్టబడింది ఈ టొరాయిడల్ రింగ్ మీద చుట్టబడింది ఇప్పుడు కరెంట్ వాస్తవానికి ప్రవేశిస్తోంది ఈ కరెంట్ ఈ రింగ్లోకి ప్రవేశిస్తోంది రింగ్ N టర్న్స్ కలిగి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ నేను 1 నుండి 90o వరకు తిరగలేనని అర్థం చేసుకోవాలి మొదటి విషయం ఏమిటంటే ఇది లీకేజ్ ఫ్లక్స్ భాగం కూడా చూపబడింది ఆపై ఇది సగటు ఫ్లక్స్ మార్గం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది కాయిల్ కాయిల్ ఉంటే కాయిల్ను ఇలా చుట్టండి కాయిల్ను ఇలా పట్టుకోండి మరియు ఇది కరెంట్ ప్రవేశిస్తుంది ఇది కరెంట్ ప్రవేశిస్తుంది ఇది కరెంట్ చివరకు కరెంట్ వదిలి వెళ్తుంది కాబట్టి కండక్టర్ను ఇలా పట్టుకుంటే ఇది సగటు ఫ్లక్స్ మార్గం యొక్క దిశ అవుతుంది ఇది ఫ్లక్స్ మార్గం యొక్క దిశ నేను ఉదాహరణకు ఈ కండక్టర్ను పట్టుకుంటే ఈ కాయిల్ దీన్ని ఇలా పట్టుకుంటే ఇది ఫ్లక్స్ మార్గం యొక్క దిశ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఇలా చేస్తే అందుకే ఇది దిశ అంటే కరెంట్ దిశ అని అర్థం దాన్ని పట్టుకోండి అప్పుడు ఈ బొటనవేలు ఫ్లక్స్ మార్గం యొక్క దిశ లో ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో దీన్ని చేతితో ఇలా చేస్తే చేతితో ఈ వైండింగ్ను పట్టుకుంటే బొటనవేలు ఫ్లక్స్ మార్గం యొక్క దిశ అవుతుంది కాబట్టి ఇది సగటు ఫ్లక్స్ మార్గం మరియు కొంత లీకేజ్ ఉంటుంది కాబట్టి ఈ లైన్ కూడా కొంత లీకేజ్ ఫ్లక్స్ మార్గం కలిగి ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి వస్తోంది వాస్తవానికి దిశ బొటనవేలు దిశలో ఉంటుంది అది చేతిలో పట్టుకుంటే కాబట్టి ఇది వాస్తవానికి I మరియు ఇది N టర్న్స్ మరియు ఫ్లక్స్ మార్గం యొక్క దిశను అర్థం చేసుకోవలసిన అవసరం ఇది మాత్రమే కాబట్టి మరియు ఏ కోర్ ను పరిగణించిన ఇది సగటు ఫ్లక్స్ మార్గం అవుతుంది సగటు వ్యాసార్థం లేదా సగటు పొడవు అని పరిగణిస్తారు ఉదాహరణకు ఇక్కడ నుండి పరిగణించండి దీని యొక్క మందం పరిగణించండి దీని యొక్క మందం ఏమైనా తీసుకుంటే సగటు మార్గం పరిగణించండి ఇక్కడ నుండి ఇక్కడకు సగటు మార్గాన్ని లెక్కిస్తుంది ఎందుకంటే ఏకరూప క్రాస్ సెక్షన్ అని పరిగణించాము కాబట్టి సగటు ఫ్లక్స్ మార్గాన్ని అనుసరించండి కాబట్టి ఇది సగటు ఫ్లక్స్ మార్గం కాబట్టి ఫ్లక్స్ లైన్ యొక్క దిశ తరువాత చూపిస్తాను DC సర్క్యూట్ వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్కు మాగ్నెటిక్ సర్క్యూట్కు ఏ విధమైన సారూప్యత ఉంది దానికి సమానమైన పరిమాణాలు ఏమిటి అనేది తరువాత చూస్తాము కాబట్టి దీని అర్థం వ్యాసార్థం వ్యాసార్థం R వృత్తాకార క్రాస్ సెక్షన్ యొక్క వ్యాసం d కాబట్టి ఈ సందర్భంలో కోర్ అని పిలువబడే రింగ్ ఒక కాయిల్ ద్వారా ఉత్తేజితమవుతుంది దానిని N టర్న్స్ తో చుట్టాము కరెంట్ I ని తీసుకుంటుంది కాబట్టి దీని అర్థం కోర్ లోని ఫ్లక్స్ లైన్స్ Fm N I యొక్క ప్రవాహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది వాస్తవానికి ఇక్కడ ఉంది ఇది టర్న్స్ సంఖ్య N ఇది I కాబట్టి మాగ్నెటైజింగ్ ఫోర్స్ లేదా కొన్నిసార్లు m m f అది Fm N I ఆంపియర్ టర్న్స్ అని పిలుస్తారు I ఆంపియర్ మరియు N టర్న్ అయితే దాని యూనిట్ లు ఆంపియర్ టర్న్ అవుతుంది ఇప్పుడు ఇది నేను మీకు చెప్పిన కారక ప్రవాహం కాజెటివ్ కరెంట్ ఈ కారక ప్రవాహం అంటే అయస్కాంత సర్క్యూట్లో అయస్కాంత ఫ్లక్స్ ఉనికికి కారణం అందుకే ఇది ఒక కాజెటివ్ కరెంట్ అని అంటాము కాబట్టి ఈ ఫ్లక్స్ ను స్తాపిస్తుంది కాబట్టి దీనిని మాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటారు కొన్నిసార్లు దీనిని mmf అని పిలుస్తారు కాబట్టి మాగ్నెటోమోటివ్ ఫోర్స్ కాబట్టి Fm వాస్తవానికి మాగ్నెటోమోటివ్ ఫోర్స్ కొన్నిసార్లు దీనిని m m f అని పిలుస్తారు కాబట్టి సమరూపత ద్వారా ఈ కోర్ లో H విలువ స్థిరంగా ఉంటుంది ప్రతి ఫ్లక్స్ రేఖను చుట్టుముడుతుంది మరియు సగటు ఫ్లక్స్ లైన్ యొక్క వ్యాసార్థం R అయస్కాంత శక్తి లేదా అయస్కాంత తీవ్రత కోసం దీనిని H NI 2 π R అని వ్రాయవచ్చు ఇంతకుముందు I 2 π r అని రాయబడింది కానీ ఇక్కడ N టర్న్స్ ఉన్నాయి కాబట్టి H NI 2πR కాబట్టి NI అనేది ఆంపియర్ టర్న్ మరియు ఇది పొడవు కాబట్టి ఆంపియర్ టర్న్స్ మీటర్ మరియు తరువాత NI Fm ఇక్కడ Fm NI అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండి ఈ విలువ Fm 2 π R ఆంపియర్ టర్న్స్మీటర్ లేదా H Fm l ఆంపియర్ టర్న్స్మీటర్ అని వ్రాయవచ్చు అంటే l వాస్తవానికి సగటు ఫ్లక్స్ మార్గం యొక్క పొడవు అది చుట్టుకొలత 2 π R కాబట్టి H Fm l అవుతుంది కాబట్టి తదుపరిది సగటు ఫ్లక్స్ సాంద్రత ఇది తెలుసు B H కాబట్టి H Fm l కాబట్టి B Fm l దీని యూనిట్ లు వెబెర్మీటర్2లేదా టెస్లా ఇప్పుడు ఫ్లక్స్ A B A అనేది క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు B అనేది ఫ్లక్స్ సాంద్రత కాబట్టి A B అంటే B Fm l కాబట్టి Fm l కాబట్టి ∅ FmlA లేదా FmR లేదా P Fm అని వ్రాయవచ్చు కాబట్టి వాస్తవానికి R విలువ lA ఇది ఆంపియర్ టర్న్స్ వెబర్ ఇది యూనిట్ దీనిని అయస్కాంత సర్క్యూట్ యొక్క అయిష్టత అంటారు దీనిని అయస్కాంత సర్క్యూట్ యొక్క రిలక్టెన్స్ అంటారు లేదా P 1 R దీనిని వెబర్ ఆంపియర్ టర్న్స్ అంటారు కాబట్టి ఇక్కడ ఇది R అనేది వాస్తవానికి వెబర్ ఆంపియర్ టర్న్స్ మరియు P అనేది R యొక్క పరస్పరం ఇది రిలక్టెన్స్ కేవలం వెబెర్ అవుతుంది ఈ మాగ్నెటిక్ సర్క్యూట్ యొక్క ఈ భౌతిక పర్మియన్స్ యొక్క యూనిట్ వెబర్ లేదా ఆంపియర్ టర్న్స్ అవుతుంది కాబట్టి వాస్తవానికి DC సర్క్యూట్లో ఆ Fm ను పోల్చి చూస్తే DC సర్క్యూట్ లోని వోల్టేజ్ emf అని పిలుస్తారు ఇక్కడ అది m m f అవుతుంది ఇప్పుడు DC వాస్తవానికి DC సర్క్యూట్లలో ఇది కరెంట్ అయితే ఇక్కడ మాగ్నెటిక్ సర్క్యూట్కు సమానమైనది ఫ్లక్స్ అవుతుంది మరియు R అనేది DC సర్క్యూట్లో నిరోధకత అయితే మాగ్నెటిక్ సర్క్యూట్లో రిలక్టెన్స్ అవుతుంది అది దానికి సమానమైన సారూప్యత మాత్రమే మరియు DC సర్క్యూట్ లో g 1 R అంటే కండెక్టన్స్ ఇక్కడ పారగమ్యత 1 R అంటే వెబర్ ఆంపియర్ టర్న్స్ కాబట్టి అయస్కాంత సర్క్యూట్ యొక్క రిలక్టెన్స్ అవుతుంది కాబట్టి నేను సారూప్యమైన విషయాలను సారూప్యత చేసే పట్టిక రూపంలో ఉంచాను ఎలక్ట్రికల్ సర్క్యూట్లో emf E వోల్ట్ ఇది అయస్కాంత సర్క్యూట్లో Fm ను సారూప్యత చేస్తుంది ఇక్కడ కరెంట్ మాగ్నెటిక్ సర్క్యూట్లో సారూప్యంగా ∅ ఫ్లక్స్ వెబెర్ ఇప్పుడు ప్రతి ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ప్రతిఘటన R Ω మాగ్నెటిక్ సర్క్యూట్లో అయిష్టత R ఆంపియర్ వెబెర్ లేదా హెన్రీ లేదా పరస్పరం మారుతుంది హెన్రీ 1 అంటే 1 హెన్రీ మరియు కరెంట్ I E R తెలిసిన emf R మరియు ఇక్కడ ఫ్లక్స్ అది కూడా ఆ Fm R కు సారూప్యంగా ఉంటుంది ఎందుకంటే Fm కి సారూప్యంగా E ఉంటుంది మరియు R అయిష్టత R నిరోధకతకు సారూప్యంగా ఉంటుంది కాబట్టి ∅ Fm R కాబట్టి దీనిని వాస్తవానికి mmf రిలక్టెన్స్ అంటారు ఇక్కడ mmf రిలక్టెన్స్ అది emf నిరోధకత అవుతుంది మరియు అయిష్టత విషయంలో R l A అని తెలుసు ఇది l A కాబట్టిl A0r 0r ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ నుండి వచ్చిన సారూప్యత అని పరిగణించండి మనము మాగ్నెటిక్ సర్క్యూట్ను పరిష్కరించినప్పుడు సూపర్ పొజిషన్ చేసే విధంగానే అదే మార్గం ను అనుసరిస్తాము లేదా ఇప్పుడు కరెంట్ను కనుగొంటాము ఇక్కడ కూడా మాగ్నెటిక్ సర్క్యూట్ గీయవచ్చు మరియు ఇలా పరిష్కరించవచ్చు కాబట్టి విషయాలు చాలా సులభం విషయం ఏమిటంటే కుడి చేతి నియమం కొన్ని వివిధ ప్రయోజనాల కోసం కుడి చేతి నియమం వర్తింపజేస్తాము కాబట్టి ధ్రువణత కారణముగా ఈ అయస్కాంత సర్క్యూట్ను సమానమైన ఎలక్ట్రికల్గా చేస్తుంది ఏది అని తెలుసుకోవాలి అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సారూప్యత ఉంటుంది మరియు ఇది ఉంటుంది దీనిని వాస్తవానికి కుడి చేతి నియమం నుండి నిర్ణయిస్తారు అది చూడండి కాబట్టి ఇప్పుడు DC సర్క్యూట్ ను మాగ్నెటిక్ సర్క్యూట్ గా ఇలా చేస్తే ఇది Fm మరియు ఇది ∅ ఇది R అవుతుంది వాస్తవానికి ఈ రేఖాచిత్రానికి వస్తే నేను కండక్టర్ను పట్టుకోగలిగితే బొటనవేలు ఫ్లక్స్ దిశగా ఉంటుంది కాబట్టి దీని అర్థం ఇది ఫ్లక్స్ లైన్ అని పరిగణించండి ఇది ఫ్లక్స్ లైన్ ఇది ఫ్లక్స్ కాబట్టి ఇది కరెంట్ దిశ వాస్తవానికి పాజిటివ్ టెర్మినల్కు దారితీస్తుంది ఎలక్ట్రిక్ సర్క్యూట్ కోసం DC సర్క్యూట్ పాజిటివ్ టెర్మినల్ కోసం ఏదైనా వోల్టేజ్ మూలాన్ని తీసుకుంటే కరెంటు పాజిటివ్ టెర్మినల్ ను వదిలి వెళ్తుంది అని అర్థం ఇది ఆపై ఇది అవుతుంది కాబట్టి ఇది Fm Fm NI l అంటే ఆంపియర్ టర్న్స్ మీటర్ దీని అర్థం ఫ్లక్స్ ఎవరి దిశను అనుసరిస్తుందో చూడాలి కాబట్టి కండక్టర్ను పట్టుకుంటే ఫ్లక్స్ బయటకు వస్తుంది ఆపై రిలక్టెన్స్ పెట్టి సర్క్యూట్ను మూసివేయండి దీనినే ∅ యొక్క దిశ అని పిలుస్తారు కాబట్టి ∅ వాస్తవానికి ఇది వాస్తవానికి Fm కాబట్టి ∅ వాస్తవానికి Fm రిలక్టెన్స్ మరియు Fm N I l కాబట్టి ఫ్లక్స్ ఎప్పుడైనా ఒక దిశలో వెళ్ళినప్పుడు ఫ్లక్స్ ఇలా వదిలి వెళ్తున్నట్లు చూడండి ఇలా ఉంటుంది అప్పుడు ఇది అవుతుంది ఇది సారూప్యత కోసం కానీ వేరే విధంగా చూస్తే ఫ్లక్స్ ను ఈ దిశ లో పరిగణిస్తే ఇది ఇలా ఉంటుంది అప్పుడు ఇది అవుతుంది మరియు ఇది అవుతుంది ఇది ఫ్లక్స్ యొక్క దిశ అవుతుంది నాకు అది లభించింది అని అనుకుంటున్నాను ఇది నేను చేస్తాను కాబట్టి దీన్ని ఒకసారి అర్థం చేసుకుంటే మాగ్నెటిక్ సర్క్యూట్ చాలా సులభం అందువల్ల ఈ సర్క్యూట్ DC సర్క్యూట్ DC సర్క్యూట్కు సమానమని చెప్పవచ్చు కాబట్టి ∅ Fm రిలక్టెన్స్ కాబట్టి ఈ మార్గం ద్వారా సర్క్యూట్ను గీయవచ్చు ఈ రకమైన సర్క్యూట్ను ఉపయోగించి ఎలా పరిష్కరించాలో ఒకటి లేదా రెండు సమస్యల ను కూడా చూస్తారు కాబట్టి ఇది అయస్కాంత వ్యవస్థకు సమానమైన DC సర్క్యూట్ అవుతుంది తరువాత ఇది చాలా సులభమైన విషయం తదుపరి ఫ్రిన్జింగ్ ఇది ఫ్రిన్జింగ్ ఫ్లక్స్ ఇది గాలి అంతరం మరియు ఇది ఒక కోర్ ఇది కొంత గాలి అంతరం మధ్య మరొక కోర్ ఉంది కాబట్టి వాస్తవానికి దీనిని పరిశీలిస్తే ఫ్లక్స్ సాంద్రత ఏకరీతిగా ఉండదు ప్రత్యేకమైన మూలలో అది వేరే మార్గాన్ని తీసుకుంటుంది దీని నుండి నేరుగా వెళ్ళడం లేదు ఇది కొంత భిన్నమైన మార్గాన్ని తీసుకుంటుంది కాబట్టి అయస్కాంత కేంద్రం లో గాలి అంతరం వద్ద చిత్రం 4 లో చూపిన విధంగా ఫ్లక్స్ అంచులు పొరుగున ఉన్న వాయు మార్గాల్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఇది ఇలా ఉంది ఇది ఇలాగే తీసుకుంటుంది ఇది ప్రాథమికంగా నాన్ లీనియర్ మార్గం కాబట్టి రిలక్టెన్స్ ఉండటం అంతరంతో పోల్చబడుతుంది ఫలితం గాలి అంతరంలో నాన్ యూనిఫాం ఫ్లక్స్ సాంద్రత బాహ్యంగా తగ్గుతోంది కాబట్టి నా ఉద్దేశ్యం అది తగ్గడం బాహ్యంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ప్రభావవంతమైన గాలి అంతర ప్రాంతం విస్తరిస్తుంది మరియు అవి సగటు అంతర ఫ్లక్స్ సాంద్రతలో తగ్గుతాయి అంచులో ఫ్రిన్జింగ్ ప్రభావం కోర్ ఫ్లక్స్ నమూనాలను అంతరాల వద్ద కొంత లోతుకు భంగం కలిగిస్తుంది మరియు గాలి అంతరం పొడవు తో అంచు యొక్క ప్రభావం పెరుగుతుంది అంటే నా ఉద్దేశ్యం అది పొడవు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ గాలి అంతరం పొడవు పెరిగితే అంచు ప్రభావం కూడా పెరుగుతుందని పరిగణించవచ్చు కాబట్టి ఈ రకమైన కోర్సులో వివరంగా అధ్యయనం చేయుము దీనిని అధ్యయనం చేయుము కేవలం ఫ్లక్స్ సాంద్రత ఏకరీతిగా ఉండదని ఈ అంచు ప్రభావం వల్ల ప్రభావవంతమైన గాలి అంతరం ప్రభావవంతమైన ప్రాంతం తగ్గుతుంది కాబట్టి దీనిని ఫ్రిన్జింగ్ అంచు యొక్క ప్రభావం అంటారు ఇప్పుడు తదుపరిది హిస్టిరిసిస్ లూప్ ఇక్కడ హిస్టెరిసిస్ లూప్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ఎందుకంటే మాగ్నెటిక్ సర్క్యూట్ దీనిని చూస్తుంది కాబట్టి ఇది హిస్టెరిసిస్ లూప్ కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ ఈ హిస్టెరిసిస్ లూప్ ను పరిగణిస్తుంది ఇది చిత్రం 5 లో గీయబడింది ఇప్పుడు ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం ఇది పూర్తిగా డీమాగ్నిటైజ్ చేయబడిందని అనుకుందాం అందులో B H 0 ఇప్పుడు సాధారణంగా ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని పూర్తిగా డీమాగ్నిటైజ్ చేయాలనుకుంటే ఏమి చేయాలి చిత్రం కు వెళ్ళే ముందు B H 0 ను చేయాలి అంటే I విలువ 0 గా ఉండాలి H 0 అయితే I విలువ అంటే అన్నీ 0 గా ఉండాలి కాబట్టి ఏమి చేయవచ్చు అంటే ఈ B H 0 ను చేయడం ద్వారా మాగ్నెటైజింగ్ కరెంట్ I రివర్స్ చేయడం ద్వారా చాలా సార్లు చెప్పాను అదే సమయంలో క్రమంగా కరెంట్ను సున్నాకి తగ్గించడం అంటే చాలా సార్లు మాగ్నెటైజింగ్ కరెంట్ యొక్క దిశను రివర్స్ చేయాలి అంటే చాలా పెద్ద సంఖ్యలో అని అర్థం అదే సమయంలో క్రమంగా కరెంట్ను సున్నాకి తగ్గించాల్సి ఉంది అప్పుడు మాత్రమే B H 0 లభిస్తుంది మరియు దానికి లోబడి అయస్కాంత క్షేత్ర బలం H యొక్క విలువలను పెంచి మరియు సంబంధిత ఫ్లక్స్ సాంద్రత B కొలుస్తారు కాబట్టి ఈ సందర్భంలో ఆ ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని పూర్తిగా డీమాగ్నిటైజ్ చేసినట్లయితే ఏమి జరుగుతుంది అంటే ఇది 0 నుండి మొదలవుతుంది ఇప్పుడు నేను ఏమి చేయగలను ఇప్పుడు నేను ఏమి చేయగలను అంటే దీన్ని తయారు చేసిన తర్వాత ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు H విలువ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి H అంటే కరెంట్ను పెంచుతున్నారు అని అర్ధం ఇది o g b మార్గాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో H ఇప్పుడు అయస్కాంత క్షేత్ర బలం H యొక్క విలువలను పెంచుతున్నాము మరియు సంబంధిత ఫ్లక్స్ సాంద్రత B కొలుస్తారు కాబట్టి దీని అర్థం ఇప్పుడు H విలువను పెరుగుతోంది అప్పుడు మూలం 0 నుండి మొదలవుతుంది ఎందుకంటే పూర్తిగా ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని డీమాగ్నిటైజ్ చేసి ఇప్పుడు H ని పెంచుతున్నాము అంటే కరెంట్ I ను పెంచుతున్నాము కాబట్టి ఆ సందర్భంలో కరెంట్ను పెంచిన తర్వాత ఏమి జరుగుతుంది డొమైన్లు వాస్తవానికి సమలేఖనం చేయడం ప్రారంభిస్తాయి మరియు ఫలితంగా B మరియు H ల మధ్య సంబంధం వక్రరేఖ o g b ద్వారా చూపబడుతుంది కాబట్టి ఇది వక్రరేఖ o g b ఇది మధ్య రేఖ ఈ మధ్య వక్రత o g b ఇది H వరకు చేరుకుందని పరిగణించండి ఇప్పుడు దీనికి వస్తే ఇప్పుడు o y లో చూపిన విధంగా H యొక్క ఒక నిర్దిష్ట విలువ వద్ద చాలా డొమైన్లు సమలేఖనం చేయబడతాయి మరియు ఫ్లక్స్ సాంద్రతను మరింత పెంచడం కష్టం అవుతుంది పదార్థం సంతృప్తమని చెప్పవచ్చు అందువల్ల ఫ్లక్స్ సాంద్రత యొక్క సంతృప్తత ద్వారా ఇది పెరుగుతోంది ఇప్పుడు కరెంట్ పెరుగుతోంది o y ఇది o మరియు ఇది y o y అనే విలువకు చేరుకుంటుంది కాబట్టి ఆ తరువాత Hmx ను పెంచడానికి ప్రయత్నించినప్పటికీ ఫ్లక్స్ సాంద్రత పెరగడం లేదు కాబట్టి ఇది సంతృప్త తర్వాత గరిష్ట విలువ మరియు ఇది గరిష్ట ఫ్లక్స్ సాంద్రత మరియు ఇది సంతృప్తమైందని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ వ్రాయబడినది ఏమిటంటే ఆ ఫ్లక్స్ సాంద్రత పెరగదు దీనిని పదార్థం సంతృప్తమని అంటారు ఇప్పుడు అది సంతృప్తమైంది ఈ విధంగా సంతృప్త ప్రవాహ సాంద్రత Br అవుతుంది కాబట్టి ఇది నా Hmax మరియు ఇది నా Bmax ఇది Bmax ఇది సంతృప్తమైంది ఇప్పుడు మరియు ఒక విషయం ఉంది ఈ Br దాని వద్ద సంతృప్తమని చదవద్దు ఇది వాస్తవానికి తరువాత చూస్తాము ఇది వాస్తవానికి B అవశేషం అవుతుంది కాబట్టి ఏమైనప్పటికీ దానికి వస్తాము కాబట్టి ఇది ఒకటి కాబట్టి కేవలం 1 నిమిషం ఈ విషయం నాకు తెలియజేయండి కాబట్టి ఆ తరువాత ఇప్పుడు ఏమి చేస్తుంది H యొక్క విలువలు ఇప్పుడు తగ్గించినట్లయితే అది తగ్గించడానికి ప్రయత్నిస్తే ఫ్లక్స్ సాంద్రత వక్రరేఖ b c ను అనుసరిస్తుందని కనుగొనబడింది ఇప్పుడు b c ని తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు లేదా ఇప్పుడు కరెంట్ ను తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు కరెంట్ ను తగ్గించేటప్పుడు నేను ఈ వక్రరేఖలో ఎందుకు కదులుతున్నానో తెలుసుకుందాం కనుక ఇది ఈ దిశలో కదులుతోంది కాబట్టి H 0 అయినప్పుడు పదార్థంలో కొంత ఫ్లక్స్ ఉందని కనుగొంటారు ఇది వాస్తవానికి అవశేష ఫ్లక్స్ రెసిడ్యువల్ ఫ్లక్స్ కాబట్టి ఈ o c వాస్తవానికి o నుండి c అంటే Br ఇది వాస్తవానికి అవశేష ఫ్లక్స్ కాబట్టి H 0 అయినప్పటికీ కొంత అవశేష అయస్కాంతత్వం ఉంటుంది దీనిని అవశేష ఫ్లక్స్ అని అంటారు మరియు దీనిని అవశేష ఫ్లక్స్ సాంద్రత అంటారు ఇప్పుడు కరెంట్ దిశను రివర్స్ చేస్తే ఇప్పుడు ఈ వైపు కదులుతుంది ఏదో ఒక పాయింట్ o d ఈ పాయింట్ o d కి వస్తుంది కాబట్టి కొంత విలువ H విలువ లేదా కరెంట్ దిశను రివర్స్ చేసినప్పుడు ఉంటుంది ఆ సమయంలో ఈ విలువ ఈ ఫ్లక్స్ సాంద్రత ఈ విలువ నెమ్మదిగా మరియు నెమ్మదిగా 0 కి వస్తోంది ఆ సమయం లో ఈ పాయింట్ వద్ద B 0 ను అని కనుగొంటారు కాబట్టి ఏమి జరుగుతుందో మొదట ఇది ఇక్కడి నుండే ఉంది ఇది సంతృప్త స్థితికి చేరుకుంటుంది దీనిని సంతృప్త ప్రవాహ సాంద్రత అంటారు అప్పుడు ఈ Bmax అప్పుడు కరెంట్ దిశను రివర్స్ చేయండి అంటే రివర్స్ చేస్తున్నప్పుడు కరెంట్ తగ్గుతోంది ఇప్పుడు కరెంట్ తగ్గుతోంది రివర్స్ కాదు కరెంట్ తగ్గుతోంది కాబట్టి ఇక్కడ ఈ సమయంలో కొంత అవశేష ప్రవాహం ఉంటుంది మరింత కరెంట్ దిశను రివర్స్ చేయండి కాబట్టి ఇది ఈ భాగానికి వస్తుంది ఇక్కడ H విలువ నెగటివ్ గా ఉంటుంది మరియు ఈ పాయింట్ వద్ద ఫ్లక్స్ సాంద్రత B విలువ 0 గా ఉంటుంది అదే సిద్ధాంతం వర్తిస్తుంది నెగటివ్ దిశలో కరెంట్ను మరింత పెంచుకుంటూ వెళ్తే నా ఉద్దేశ్యం ఈ విషయం ఇది ఇక్కడకు చేరుకున్న మార్గం అదే విధంగా ఉంటుంది మరియు అది అక్కడ ఒక పాయింట్ను చేరుకుంటుంది కాబట్టి సంతృప్త బిందువు కూడా అక్కడకు వస్తుంది మరలా ఈ దిశలో మళ్ళీ కదులుతున్నప్పుడు ఈ వైపు ఈ నెగటివ్ కరెంట్ నెమ్మదిగా మరియు నెమ్మదిగా తగ్గుతుంది మరియు ఈ పాయింట్ వద్ద కు చేరుకుంటాయి కాబట్టి మళ్ళీ కొంత అవశేష అయస్కాంతత్వం ఇక్కడ ఉంటుంది చివరకు మునుపటిలాగే ఈ పాయింట్ తర్వాత ఇది ఇలా వస్తుందని చూడవచ్చు చివరకు ఇది ఇలా వస్తుంది కాబట్టి ఈ విధంగా B H లూప్ పూర్తవుతుంది కాబట్టి వాస్తవానికి దీనిని ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క B H వక్రత అని అంటారు కాబట్టి ఈ విషయం ఏమిటంటే ఏమి అర్థం చేసుకున్నాము ఇది అయస్కాంత సర్క్యూట్ వలె ఉండదు కాబట్టి వివరించాలి దానిని కొంచెం అర్థం చేసుకోవాలి కాబట్టి దీని అర్థం ప్రతీది ఇక్కడ ఇవ్వబడింది ఇక్కడ నుండి ఇది ప్రారంభమవుతుంది కానీ చివరకు ఇది ఇలా కదులుతుంది కాబట్టిదశలవారీగా నేను ఇక్కడ వ్రాసిన మరియు నేను చెప్పేదాని ద్వారా వెళ్ళండి మరియు ఇది దీని వెనుక ఉన్న సిద్ధాంతం కాబట్టి ఇక్కడ కూడా నేను చెప్పినదంతా ఇక్కడ వ్రాయబడింది మరియు ఒక విషయం ఏమిటంటే అవశేష అయస్కాంతత్వాన్ని తొలగించడానికి అవసరమైన అయస్కాంత క్షేత్ర బలాన్ని అంటే o d బలవంతపు శక్తి అంటారు కాబట్టి ఈ విలువ లో ఈసారి ఇది ఈ విలువ వాస్తవానికి ఇది విలువ ఇది o d ఇది o d ఈ భాగం ఫ్లక్స్ సాంద్రత 0 గా ఉండటానికి ఈ ఉచిత దశ అవసరం ఈ o d అవసరం H o d ఇది నెగిటివ్ విలువ అవుతుంది దీనిని వాస్తవానికి బలవంతపు శక్తి అని అంటారు కాబట్టి ఇది వాస్తవానికి ఇదే అవశేష అయస్కాంతత్వాన్ని తొలగించడానికి అవసరమైన అయస్కాంత క్షేత్ర బలాన్ని బలవంతపు శక్తి అంటారు కాబట్టి హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ నష్టాలు అయస్కాంత పదార్థాలు ఫ్లక్స్ సాంద్రత యొక్క చక్రీయ వైవిధ్యానికి గురైనప్పుడు హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ విద్యుత్ నష్టాలు వాటిలో సంభవిస్తాయి వీటిని కోర్ లాస్ అంటారు కోర్ నష్టం అంటే హిస్టెరిసిస్ నష్టం ఎడ్డీ కరెంట్ నష్టం తరువాత వాటిని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో చూస్తారు కాబట్టి మరియు అవి వేడి రూపంలో కనిపిస్తాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదల రేటింగ్ మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించడంలో కోర్ నష్టం ముఖ్యమైనది యంత్రాలు మరియు ఇతర ఎసి విద్యుదయస్కాంత పరికరాలలో పనిచేసే వాటి లో చూస్తాం కాబట్టి ఇప్పుడు హిస్టిరిసిస్ ఖాతాలో విద్యుత్ నష్టం వాస్తవానికి ఇది ఎంపెరికల్ ఫార్ములా లేదా KhfBmaxnVవాట్స్ కాబట్టి V వోల్టేజ్ కాదు V అనేది పదార్థం యొక్క వాల్యూమ్ కాబట్టి Kh అనేది కోర్ పదార్థం యొక్క లక్షణ స్థిరాంకం n స్టెయిన్మెట్జ్ ఘాతాంకం పరిధి 1 0 సాధారణ విలువ 1 6 కాబట్టి దీనిని స్టెయిన్మెట్జ్ స్థిరాంకం అంటారు మరియు V పదార్థం యొక్క వాల్యూమ్ మీటర్ 3 ఈ V నిజానికి మీటర్ క్యూబ్ వాల్యూమ్ మరియు f సరఫరా ఫ్రీక్వెన్సీ ఇది హెర్ట్జ్లో ఉంటుంది ఇది హిస్టెరిసిస్ నష్టానికి సూత్రం అదేవిధంగా ఎడ్డీ కరెంట్ విద్యుత్ నష్టం Ke f 2 Bmax 2 V వాట్ అని ఇవ్వబడినది కొన్ని పదార్థాల కోసం దీనిని ఉత్పన్నము చేశారు కానీ ఇక్కడ ఇది ఆ ఉత్పన్నం మరియు ఇతర విషయాలను ఇవ్వడం లేదు Ke f 2 Bmax 2 V వాట్ అని గుర్తుంచుకోండి కాబట్టి Ke అనేది కోర్ యొక్క లక్షణ స్థిరాంకం కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ల గురించి కొంత వరకు తెలుసుకున్నాము ఇప్పుడు తదుపరిది మాగ్నెటికెల్లి కపుల్డ్ సర్క్యూట్ కాబట్టి రెండు లూప్ లు వాటి మధ్య సంబంధం ఉండి లేదా లేకుండా ఒక దానిలో ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం ద్వారా ఒకదానికొకటి ప్రభావితం చేసినప్పుడు వాటిని మాగ్నెటికెల్లి కపుల్డ్ అంటారు రెండు లూప్ లు వాటి మధ్య సంబంధం ఉండి లేదా లేకుండా ఉన్నాయి కానీ వాటిలో ఒకదాని ద్వారా ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం ద్వారా ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి వాటిని మాగ్నెటికెల్లి కపుల్డ్ అంటారు అప్పుడు రెండు లూప్ లు ఉన్నాయి ఒక లూప్ ఆ సమయం తో మారే కరెంట్ను తీసుకువెళుతుంటే అది కొంత ఫ్లక్స్ను ఇతర కాయిల్తో కలుపుతుంది మరియు వాస్తవానికి వాటిని మాగ్నెటికెల్లి కపుల్డ్ అంటారు ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ పరస్పర ప్రేరణ ఇప్పుడు రెండు ఇండక్టర్ లు లేదా కాయిల్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు అయస్కాంత ఫ్లక్స్ తరువాత సర్క్యూట్ రేఖాచిత్రంలో కనిపిస్తుంది ఒక కాయిల్లో కరెంట్ వల్ల కలిగే అయస్కాంత ఫ్లక్స్ ఇతర కాయిల్తో లింక్ అవుతుంది తరువాత అక్కడ వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది మరియు ఈ దృగ్విషయాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అని పిలుస్తారు అంటే రెండు ప్రేరకాలు లేదా రెండు కాయిల్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు ఒక కాయిల్లో కరెంట్ వల్ల కలిగే అయస్కాంత ఫ్లక్స్ మరొక కాయిల్తో లింకు అయి తరువాత వోల్టేజ్ను ప్రేరేపిస్తుంది ఈ దృగ్విషయాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటారు కాబట్టి ఉదాహరణకు ఇది సరళమైన సర్క్యూట్ అని పరిగణించండి ఈ కరెంట్ ఈ కరెంట్ సోర్స్ తేలికగా అర్థం చేసుకోవటానికి i అని పరిగణించబడింది మరియు దీని వద్ద వోల్టేజ్ ఇది ∅ ఆ ఫ్లక్స్ ఇది సమయం తో మారుతూ ఉంటుంది కరెంట్ సమయం తో మారుతూ ఉంటుంది మరియు ఇది ఫ్లక్స్ ∅ మరియు ఇది N టర్న్స్ కలిగి ఉంది కాబట్టి N టర్న్స్ ఉన్న ఒక కాయిల్ ద్వారా ఉత్పత్తి అయ్యే అయస్కాంత ఫ్లక్స్ కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది ఫ్లక్స్ యొక్క దిశ మరియు ఇది N టర్న్ కలిగి ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఫారడే యొక్క నియమం ప్రకారం ఫారడే యొక్క నియమం ప్రకారం కాయిల్లో ప్రేరేపించబడిన వోల్టేజ్ v విలువ టర్న్స్ సంఖ్య N కు మరియు తెలిసిన అయస్కాంత ప్రవాహం యొక్క మార్పు రేటు కు అనులోమానుపాతంలో ఉంటుంది v N d ∅ dt కాబట్టి దీని అర్థం v N d ∅ d t కానీ ఈ ఫ్లక్స్ ∅ ఇది కరెంట్ I పై ఆధారపడి ఉంటుంది I తగ్గితే ∅ తగ్గుతుంది I పెరిగితే ∅ పెరుగుతుంది కాబట్టి ఇది ∅ వాస్తవానికి I యొక్క ఫంక్షన్ కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది అంటే ఈ సమీకరణం ఈ N d ∅ d t చైన్ రూల్ గా వ్రాయవచ్చు కాబట్టి d ∅ d t d ∅ d i d i d t గా వ్రాయవచ్చు కాబట్టి ఇది d ∅ d i మరియు d i d t కాబట్టి ఈ పదం N d ∅ d i ఇది వాస్తవానికి L దీని అర్ధం ఇండక్టెన్స్ v L d i d t ఇది ఇంతకు ముందు కూడా చూసాము కాబట్టి L d i d t మరియు L N L N d ∅ d i లేదా సాధారణంగా కొన్నిసార్లు L అని వ్రాయవచ్చు అంటే కొన్నిసార్లు L N ∅ i అంటే Li N ∅ అని వ్రాయవచ్చు Li N ∅ ఇది సమస్యలకు కూడా ఇది అవసరం కాబట్టి దీని అర్థం v L మరియు L N d ∅ కాబట్టి కాయిల్ యొక్క ఇండక్టెన్స్ను సాధారణంగా స్వీయ ఇండక్టెన్స్ సెల్ఫ్ఇండక్టెన్స్ అని పరిగణిస్తారు కాబట్టి వాస్తవానికి ఈ రకమైన కాయిల్ కోసం ఇది స్వీయ ప్రేరణ సెల్ఫ్ఇండక్టెన్స్ అవుతుంది మరియు ఇక్కడ ఈ సమీపంలో ఇతర కాయిల్ లేదు ఇతర కాయిల్ లేదు కాబట్టి ఇవి రెండు కాయిల్స్ అని పరిగణించండి కాయిల్ 1 కు సంబంధించి కాయిల్ 2 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 లో ఇప్పుడు ఇక్కడ కరెంట్ మూలం i 1 ఉంది ఈ వైపు అది లేదు కాబట్టి ఇది వోల్టేజ్ ఇంతకు ముందు ఇక్కడ వోల్టేజ్ v2 గా కొలిచారు మరియు రెండు కాయిల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఫ్లక్స్ లింకేజ్ ∅ అయితే ఈ కాయిల్ 1 కోసం ∅1 అని పరిగణిస్తే ఇది కాయిల్ 1 మరియు ఇది కాయిల్ 2 ఈ ఇండక్టెన్స్ L1 ఈ ఇండక్టెన్స్ L2 కాబట్టి మొత్తం ఫ్లక్స్ విలువ ∅1 కాబట్టి ఈ కాయిల్ 1 యొక్క ఫ్లక్స్ అనుసంధానాలు ∅11 దానికి తోడు ∅1 మరొక మార్గానికి ఇది ∅1 ఈ ∅ కాయిల్ 1 తో పాటు కాయిల్ 2 ను కూడా లింక్ చేస్తుంది ఇది వాస్తవానికి మ్యూచువల్ ఫ్లక్స్ కాబట్టి ఈ ∅1 ∅11 ∅12 వాస్తవానికి ఏమి చేస్తుంది అంటే ∅1 అనేది మొత్తం ఫ్లక్స్ కాయిల్ 1 కు లింక్ అయి ఉంటుంది కాని ∅12 వాస్తవానికి కాయిల్ 2 కు లింక్ అయి ఉంటుంది ఇది కాయిల్ను కలిపే ఇతర భాగం కాబట్టి ∅1 ∅11 ∅12 ఇది కాయిల్ 1ను లింక్ అయి ఉంటుంది మరియు ∅12 కాయిల్ 2 ని మాత్రమే లింక్ అయి ఉంటుంది కాబట్టి ∅1 ∅11 ∅12 మరియు కాయిల్ 1 యొక్క టర్న్ ల సంఖ్య N1 మరియు కాయిల్ 2 లోని టర్న్ ల సంఖ్య N2 మరియు మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 అంటే 2 1 అంటే కాయిల్ 2 కు సంబంధించి కాయిల్ 1 అని అర్ధం M21 అని చెప్పినప్పుడు కాయిల్ 1 కరెంట్ i1 ద్వారా ఉత్తేజితమవుతుంది మరియు అది విషయం మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 ను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇది M21 కాబట్టి కాయిల్ 1 కి సంబంధించి కాయిల్ 2 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 ఎప్పుడైనా M21 అని వ్రాస్తే ఇది వాస్తవానికి కాయిల్ 1 కు సంబంధించి కాయిల్ 2 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈ విధంగా s ను చదవండి 2 1 అనే ప్రత్యయం యొక్క అర్ధం కాయిల్ 2 కు సంబంధించి కాయిల్ 1 యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M21